నమస్కారం ఈరోజు మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఎనాలిసిస్ అండ్ డిజైన్ కోర్స్ యొక్క మొదటి ట్యుటోరియల్ అంశాన్ని చర్చిద్దాం ఈ ట్యుటోరియల్లో మొదటగా మనం ఒక సమస్యని పరిచయం చేసి దానికి సంబందమైన క్లయింట్ వెండర్ మధ్య సంభాషణని పరిశీలిద్దాం ఇది ఏ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ సిస్టంను తయారుచేయాలన్నా మొట్టమొదటగా జరిగే పని ఇప్పడు లీవ్ మేనేజ్మెంట్ సిస్టం ను తయారుచేయటం మన ముందున్న సమస్యగా తీసుకొందాం దాని సంబంధించిన రిక్వైర్మెంట్స్ క్లయింట్ ఎలా మనకిస్తాడో ఈ ట్యుటోరియల్లో చూద్దాం "క్లయింట్ వెండర్ సంభాషణ ఇలా మొదలవుతుంది" క్లయింట్ నమస్కారం నా పేరు తన్వి నేనుప్పుడు క్లయింట్ గా నటిస్తున్నాను వెండర్ నా పేరు శ్రిజోని వెండర్ గా నటిస్తున్నాను ఇక మన సంభాషణ మొదలుపెడదామా క్లయింట్ నేను పనిచేసే కంపెనీకి ఉద్యోగుల హాజరు సెలవులను నమోదు చేసే వ్యవస్థ ఒకటి అవసరం దానికి స్వయంచాలితంగా పనిచేసే సాఫ్ట్ వేర్ మాకు ఒకటి ఇవ్వగలరా వెండర్ హ మీరు ఇందుకోసమే మా కంపెనీని సంప్రదించినప్పుడు నన్ను ఈ పనిమీదే మీదగ్గరికి పంపించారు క్లయింట్ అవునా వెండర్ నేను ప్రదానంగా ఆ లీవ్ మేనేజ్మెంట్ సిస్టం యొక్క వివరాలు సేకరించుకోటానికి ఇక్కడికి వచ్చాను మొదటగా ఆ సిస్టం ఎట్లా పనిచేయాలనుకొంటున్నారో చిన్నగా వివరిస్తారా ఇంతకు ముందు ఆ పనిని మేము చేత్తో చేసేవాళ్ళం వెండర్ అవునా క్లయింట్ ఇదివరకు ఉద్యోగులు సెలవు కావాలంటే కాగితం మీద దరఖాస్తు పెట్టుకొంటే దానిని చూసి అంగీకరించటం జరుగుతుండేది కాబట్టి ఇక మీదట ఇవన్నీ ఒక బటన్ నొక్కితే జరగిపోయే లాంటి సిస్టం మాకు కావలి వెండర్ అలాగే క్లయింట్ మీకు అర్ధమైంది అనుకుంటా వెండర్ మీకు స్వయంచాలిత లీవ్ మేనేజ్మెంట్ సిస్టం కావాలి అవునా క్లయింట్ అవును అటువంటిదే వెండర్ అలాగైతే మేము ఇప్పుడు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగబోతున్నాం ఇది మీకు పరిపూర్ణమైన సిస్టంను తయారు చేయుటకు మేము తెలుసుకోవాల్సిన వివరాలన్నింటినీ క్షుణ్ణంగా అర్ధంచేసుకోవడానికి సహాయపడుతుంది కాబట్టి మేము ఈ ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతాం క్లయింట్ హ తప్పకుండా వెండర్ మొదటగా ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే మీ సంస్థలో ఈ సిస్టం ను ఎవరు ఉపయోగించబోతారు క్లయింట్ మా కంపెనిలోని ఉద్యోగులందరూ ఆ సిస్టం ను ఉపయోగించుకుంటారు వెండర్ మంచిది అలాగైతే సిస్టంలోకి ప్రవేశించటానికి వివిధ రకాలైన అర్హతలున్నందున మీ ఉద్యోగుల్లో వేరువేరు వర్గాలు ఏమన్నా ఉన్నాయా ఉదాహరణకు కొంతమంది ఒక రకమైన పనిచెయ్యటం ఇంకొంతమంది వేరే పని చెయ్యటంలాగా క్లయింట్ అవును ఉన్నాయి వెండర్ మంచిది క్లయింట్ మా దగ్గర ఉన్న ఉద్యోగ వర్గాలు ఈ విధంగా ఉన్నాయి వెండర్ సరే క్లయింట్ కింది వర్గంలో ఎక్సెక్యుటివ్ లు ఉంటారు వెండర్ సరే క్లయింట్ సెలవుకు దరఖాస్తు చేసుకునేది ఆ ఎక్సెక్యుటివ్ లు మాత్రమే వారే హాజరు నమోదు చేస్తారు వెండర్ సరే క్లయింట్ ఆ తర్వాత స్థాయిలో వారి లీడ్ ఉంటాడు క్లయింట్ లీడ్ సెలవును అనుమతించగలడు వెండర్ సరే క్లయింట్ ఇకపొతే మేనేజర్ మేనేజర్ ఉద్యోగుల సెలవులను జమ చెయ్యటం ఖర్చు చెయ్యటం మరియు మార్పులు చెయ్యటంలాంటి పనులు చెయ్యగలడు వెండర్ సరే క్లయింట్ ఇంకా ఆ సెలవును అనుమతించగలడు వెండర్ సరే మరి నాకు అర్ధమైనదేమంటే మీ సంస్థలో మూడు వర్గాల ఉద్యోగులు ఉన్నారు అందులో ఎక్సెక్యుటివ్ మొదటి వర్గానికి చెందినవాడు క్లయింట్ అవును వెండర్ అతనే ఈ సిస్టం లో సెలవు దరఖాస్తు చెయ్యడం తన హాజరు నమోదు పరచటం చేస్తాడు క్లయింట్ అవును వెండర్ ఆ తరువాత స్థాయిలో ఉన్న లీడ్ తన క్రింద పనిచేసే ఉద్యోగి సెలవును అనుమతిస్తాడు ఇక ఆ పై స్థాయిలో ఉన్న మేనేజర్ కూడా ఇతర పనులతోపాటు సెలవును అనుమతించడం లాంటి పనులు చెయ్యగలడు క్లయింట్ అంతే సరిగ్గా అంతే వెండర్ అలాగే నాయకుడు మరియు మేనేజర్ కూడా ఎక్సెక్యుటివ్ లు చేసే ఇతరత్రా పనులు చేస్తుంటారు క్లయింట్ అలాగే వెండర్ కావున వారు కూడా ఉద్యోగులుగా వారి సెలవులను కూడా అదే సిస్టం ద్వారా చేసుకుంటారు ఎక్సెక్యుటివ్ లు చేసే పనులే కాకుండా వారికి అదనపు బాధ్యతలు కూడా ఉంటాయి క్లయింట్ అవును వెండర్ అంటే ఇది ఏ ప్రకారంగా ఉందంటే ఉదాహరణకి మీరు లీడ్ అనుకుంటే సిస్టం లో మీ మేనేజర్ కు మీకున్న బాధ్యతలతోపాటు కొన్ని అదనపు పాత్రలు ఉంటాయి అవునా అలాగైతే దయచేసి ఉద్యోగుల్లోని ప్రతి వర్గం వారు మీరు ఏ ఏ పని చెయ్యాలనుకుంటున్నారో క్లుప్తంగా చెప్పగలరా క్లయింట్ తప్పకుండా మా దగ్గర రాసి ఉంచిన ఒక డాక్యుమెంట్ ఉంది చూసి చెప్తాను ప్రతి ఉద్యోగి ప్రతి రోజూ తన హాజరుని నమోదు చేస్తాడు వెండర్ సరే క్లయింట్ ఇంకా సెలవుకు దరఖాస్తు చేసుకోవడం సెలవును రద్దు చేయడం గాని అనుమతించడం గాని సెలవును ఉపయోగించలేకపోవటం వంటివి వెండర్ ఓకె క్లయింట్ ఇక అనుమతించిన సెలవుని మాత్రమే వాడుకోగలడు వెండర్ ఓకె క్లయింట్ ఇంకా ఒక కాల వ్యవధిలో తన సెలవుల తాజా పరిస్థితిని సరిచూసుకోవడం అవసరమైతే దానిని ఫైల్ లోకి బదిలీ చేయటం వంటివి వెండర్ ఓకె క్లయింట్ ఇది ఉద్యోగి చేసే పని క్లయింట్ ఓకె అంతేకాకుండా ఒక ఉద్యోగినుంచి వచ్చిన సెలవు దరఖాస్తును లీడ్ అనుమతించవచ్చు లేదా తిరస్కరించవచ్చు వెండర్ ఓకె క్లయింట్ ఓకె వెండర్ ఓకె క్లయింట్ అట్లాగే ఉద్యోగికి అనుమతించిన సెలవును ఉపసంహరించుకోవచ్చు తిరిగి అనుమతించవచ్చు వెండర్ ఓకె ఓకె క్లయింట్ లీడ్ పై అధికారి మేనేజర్ వెండర్ ఓకె క్లయింట్ ఆ మేనేజర్ కు ఉద్యోగి సెలవులను జమ చేయడం తీసి వేయడం సరి చేయడం వంటివి చేయడానికి ఇతర అనుమతులుంటాయి వెండర్ అలాగా క్లయింట్ ఇంకా పరిపాలనా సంబంధమైన విధులు కూడా ఉంటాయి వెండర్ ఓకె ఓకె ఇక క్లుప్తంగా చెప్పాలంటే మీ సంస్థని మీ ఉద్యోగుల బాధ్యతలను తెలుసుకోవడం మాకు ప్రధానాంశం క్లయింట్ హ వెండర్ అంతేకాకుండా సిస్టం యొక్క రిక్వైర్మెంట్స్ కూడా మాకు కావాలి ఇక మీ కింది స్థాయి ఉద్యోగుల గురుంచి చూస్తే వారికి సంబంధించిన ఐదు రిక్వైర్మెంట్స్ మాకు కనపడుతున్నాయి క్లయింట్ అవును వెండర్ మరి లీడ్ కు మాత్రం ఈ ఐదు అవసరాలు మాత్రమే కాకుండా అదనంగా రెండు ఉండబోతాయి క్లయింట్ అవునండి సరిగ్గా చెప్పారు వెండర్ ఇక మేనేజర్ కు సెలవును అనుమతించటానికి కాని మరియు ఉపసంహరించటానికి కాని ఈ ఐదు అవసరాలే కాకుండా కొన్ని అదనపు అవసరాలైన సెలవు జమచేయటం తగ్గించటం వంటివి కూడా అవసరం క్లయింట్ అవును వెండర్ సెలవులను సరిచేయటం వంటివి కుడా క్లయింట్ అవును వెండర్ ఇదిగో ఇంత సవివరమైన డాక్యుమెంట్ ను మీ దగ్గరనుంచి తీసుకుంటాం దాంతో మీ సంస్థ యొక్క నిర్మాణ పటం పనిచేసేవారి బాధ్యతలు వారి విధులను గురించి తెలుసుకుంటాం ఇక మేము అడగదలుచుకొన్న కొన్ని ప్రశ్నలేమంటే ఉద్యోగుల సెలవులలో ఏమైనా ప్రత్యేకతలు ఉన్నాయో లేదా అన్ని సెలవలూ ఒకేరకమైనవా అని క్లయింట్ కాదు వెండర్ ఓకె అయితే ఇంకా చాలా రకాలైన సెలవలు ఉన్నాయా క్లయింట్ అవుననండి వెండర్ అయితే ఎన్ని రకాలో చెప్పగలరా క్లయింట్ హ మొత్తం ఏడు రకాలైన లీవ్ ఉన్నాయి వెండర్ ఓకె ఓకె వెండర్ అయితే అవేమిటో చెబుతారా క్లయింట్ తప్పకుండా అవి కాజువాల్ లీవ్ ఎరండు లీవ్ సిక్ లీవ్ మెటర్నిటీ లీవ్ పేరెంటల్ లీవ్ జీతంలేని లీవ్ వెండర్ ఓకె అయితే ఇప్పుడు మీ ఉద్యోగులకు సంబంధించినవి ఈ ఏడు రకాలైన లీవ్ లే కదా క్లయింట్ అవును వెండర్ అయితే వాటిలో ఏదైనా ఒక లీవ్ గురించి క్లుప్తంగా చెప్పగలరా కాజువల్ లీవ్ అనుకోండి క్లయింట్ తప్పకుండా వెండర్ ఆ రకం లీవ్ యొక్క ప్రత్యేకతలు గురించి చెప్పండి క్లయింట్ అలాగే ఒక ఉద్యోగికి ఒక సంవత్సరంలో పది కాజువల్ లీవ్ లు ఉంటాయి ఓకె ఆ కాజువల్ లీవ్ లన్ని జనవరి ఒకటో తేదీన ఆ ఉద్యోగి ఖాతాలో జమ చేస్తాం అలా కాకుండా ఒకవేళ ఆ ఉద్యోగి సంవత్సరం మధ్యలో జేరితే ముందున్న నెలలకు మాత్రమే దానికి తగ్గ లీవ్ లు జమ అవుతాయన్నమాట కాజువల్ లీవ్ లన్ని అ క్యాలెండర్ సంవత్సరం దాటితే మురుగైపోతాయి ఒక్కసారిగా రెండు కాజువల్ లీవ్ ల కంటే ఎక్కువ తీసుకోటానికి వీలుపడదు అదే కాకుండా కాజువల్ లీవ్ కు ముందస్తు అనుమతి అవసరం లేదు కాని లీవ్ తీసుకున్న రెండు రోజుల్లోగా తప్పకుండా అనుమతించవలసి ఉంటుంది వెండర్ ఓకె మీరు చెప్పినదాన్ని బట్టి చూస్తే లీవ్ ల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలన్నీ రాసుకున్నాననుకుంటా వాటిని సరిచూసుకోవటానికి ఉదాహరణగా ఎరండు లీవ్ గురించి మీరు చెప్పగలరు ఈ రకమైన లీవ్ ఈ విధంగా అమలవుతుందని క్లయింట్ హు వెండర్ అందుకు నేను మిమ్మల్ని ఈ అంశాల గురించి అడుగుతాను క్లయింట్ తప్పకుండా వెండర్ ఇప్పుడు ఎరండు లీవ్ అంటే ఏమిటో అది ఎప్పుడు వాడతారో వివరంగా చెబుతారా క్లయింట్ హు వెండర్ దాంతో మనం లీవ్ ల మధ్య ఉన్న వ్యత్యాసాలను గుర్తించటానికి అవసరమైన ప్రాధమికాంశాలను ఖరారు చేయగలుగుతాం క్లయింట్ అలాగే వెండర్ ఉదాహరణగా ఎరండు లీవ్ పీరియడ్ ఎన్ని రోజులు ఇవ్వవచ్చో ఎంతో చెప్తారా క్లయింట్ హా దానికి ఇక్కడ పదిహేను రోజులవరకు ఇస్తాం వెండర్ ఓకె అంటే అన్ని రకాలైన లీవ్ లకు నిర్దిష్ట వ్యవధి అనే ఫీచర్ ఉంటున్నదన్నమాట క్లయింట్ హూ వెండర్ ఇక ఇప్పుడు మనం మొదటగా ఈ ఫీచర్ గురించి తెలుసుకోవాలి ఈ ఎరండు లీవ్ కాజువల్ లీవ్ లాగా వేరే లీవ్ లతో కలుపుకోవచ్చా క్లయింట్ అవును మిగతా వాటితో కలుపుకోవచ్చు కాని కాజువల్ లీవ్ మాత్రం ఇతర లీవ్ లాగా వేరే వాటితో కలుపలేము వెండర్ ఒకే అయితే కాజువల్ లీవ్ కాకుండా ఇతర లీవ్ లలో సెలవులు కలుపుకొనే అవకాశం ఉందన్నమాట వెండర్ ఓకె కాని లీవ్ పీరియడ్ మధ్యలో ఒక సెలవు దినం కనుక ఉన్నట్లయితే దానిని మినహాయించుతారా క్లయింట్ తప్పకుండా వెండర్ ఎరండు లీవ్ కు మాత్రమే కదా క్లయింట్ అవును ఎరండు లీవ్ కు మాత్రమే మినహాయిస్తాము కాని కాజువల్ లీవ్ కు అలా మినహాయించం వెండర్ ఓకె ఒకే క్లయింట్ మిగతా వాటన్నిటికీ మినహాయింపు ఉంటుంది వెండర్ ఓకెఓకె అయితే ఈ మినహాయింపు విధానం మీ లీవ్ లన్నింటికి వర్తిస్తుందన్నమాట క్లయింట్ అవును వెండర్ ఓకె అయితే దానికి ముందస్తు అనుమతేమన్నా కావాలా కాజువల్ లీవ్ కు అటువంటి ముందస్తు అనుమతి అవసరం లేదనుకుంటా అవునా క్లయింట్ అవును ఎరండు లీవ్ కు తప్ప వెండర్ ఓకె క్లయింట్ ఎరండు లీవ్ కు మాత్రమే ముందస్తు అనుమతి అవసరం వెండర్ క్లయింట్ సిక్ లీవ్ పేరెంటల్ లీవ్ కాకుండా మిగతా లీవ్ లన్నింటికి ముందస్తు అనుమతి కావాలి వెండర్ ఓకె అలాగే వాడుకోని లీవ్ లను ముందు సంవత్సరానికి బదలాయించటం వాడుకోనప్పుడు కూడబెట్టుకోవడం వంటివి చేయవచ్చా క్లయింట్ అవును ఎరండు లీవ్ మినహా మిగతా లీవ్ లకు ఈ సదుపాయం లేదు వెండర్ అయితే ఎరండ్ లీవ్ కు ఎంకాష్మెంట్ పాలసీ ఏమిటి క్లయింట్ ఈ విషయాలన్నీ మా డాక్యుమెంట్ లో కూడా రాసి ఉన్నాయి సర్వీస్ లో ఉన్న ప్రతి నెలకి 1 లేదా 1 25 ఎరండు లీవ్ లు జమ అవుతాయి వెండర్ ఓకె క్లయింట్ అలా 45 ఎరండు లీవ్ ల వరకు ముందు సంవత్సరాలకి బదలాయిస్తూ కూడబెట్టుకుంటూ పోవచ్చు వెండర్ ఓకె క్లయింట్ అలా 45 రోజులు దాటినప్పుడు 30 రోజుల లీవ్ జీతాన్ని ప్రస్తుత త్రైమాసికం చివరలో ఆ ఉద్యోగికి చెల్లించటం జరుగుతుంది వెండర్ ఓకె ఇది మీ ఎన్కేష్మెంట్ పాలసీ అనుకుంటే ఎన్కేష్మేంట్ కు అవకాసం ఉన్న లీవ్ లన్నింటికి ఇటువంటి ఎన్కేష్మేంట్ పాలసీ అంటూ ఒకటి ఉంటున్నదన్నమాట అనుకునట్లుగా ఎరండు లీవ్ లకు ఎటువంటి ధృవీకరణ అవసరం లేదనుకుంటా క్లయింట్ అవును ఎరండు లీవ్ లకు ధృవీకరణ అవసరం లేదుకాని సిక్ లీవ్ లకు మాత్రం అవసరం ఓకె వెండర్ అంటే మీరు మెడికల్ సర్టిఫికేట్ అడుగుతారేమో క్లయింట్ అవును వెండర్ ఓకె నాకు అర్ధమైంది క్లయింట్ సిక్ లీవ్ గురించేనా వెండర్ అవును క్లయింట్ అదే కాకుండా మరిన్ని వేరే లీవ్ లకు కూడా ధ్రువీకరణ అవసరం వెండర్ పేరెంటల్ లీవ్ కా క్లయింట్ అవును పేరెంటల్ లీవు తోపాటు మెటర్నిటీ లీవ్ కూడా వెండర్ మెడికల్ కు సంబంధించినవి ఏమైనా క్లయింట్ అవును మెడికల్ సంబంధమైన సమస్యలుంటే వెండర్ అంటే మెడికల్ సంబంధిత సమస్యలైతే మీరు సర్టిఫికేట్ అడగచ్చన్నమాట ఓకె ఇప్పుడు మీ రిక్వైర్మెంట్స్ చూస్తే మీకు ఏడు రకాలైన లీవ్ లు ఉన్నాయి వాటి ప్రత్యెక ఫీచర్స్ తో అవునా క్లయింట్ అవును వెండర్ ఇప్పుడు మనం చర్చించిన ప్రాధమిక ఫీచర్ లు ఏమంటే ఒక లీవ్ ను ఇంకో రకం లీవ్ తో కలపవచ్చా లేదా అని మధ్యలో సెలవు వస్తే దానికి మినహాయింపు ఉందా లేదా అని ముందస్తు అనుమతి అవసరమా లేదా అని ముందు సంవత్సరంలోకి బదలాయింపు చేసుకోవచ్చా లేదా అని ఎన్కేష్మెంట్ చేసుకోవచ్చా లేదా అని సర్టిఫికేట్ అవసరమా లేదా అని ఈ అంశాలతో మనం ఆ లీవ్ ను వివరించగలం క్లయింట్ అవును వెండర్ ప్రతి లీవ్ కి అలా నిర్దిష్టమైన ఫీచర్ లు ఉంటాయి అవునా ఇంకా మేము తెలుసుకోవాల్సిన అంశాలు ఏమైనా ఉంటే దయచేసి మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్ ఏదైనా ఇస్తారా క్లయింట్ మా దగ్గర రాసి ఉన్న డాక్యుమెంట్ ఒకటి ఉంది వెండర్ అది మాకు మీ లీవ్ ల గురుంచి బాగా అర్ధం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అది సిస్టం ను తయారుచేయటానికి చాలా ముఖ్యం అవసరాలు సరిగ్గా గుర్తిస్తేనే మనం వాటికి తగ్గట్టుగా సిస్టం ప్రవర్తనను రూపొందించవచ్చు క్లయింట్ ఓకె వెండర్ ఈ విధంగా సమగ్రమైన సిస్టం ను డిజైన్ చేయగలము ఇంతవరకు మాకు అర్ధమైనది ఏమంటే మీ సిస్టం లో 2 ప్రధానమైన మాడ్యుల్ లు ఉండగలవు ఒకటి ఎంప్లాయ్ మాడ్యుల్ ఇందులో 3 వర్గాలైన ఉద్యోగులుంటారు వారికి వేరువేరు బాధ్యతలు ఉంటాయి కొన్ని మాత్రం అందరికి వర్తిస్తే కొన్ని వర్గాలకు అదనపు బాధ్యతలుంటాయి ఇవన్నీ మన లీవ్ మేనేజ్మెంట్ సిస్టం లో ఉండవలసిన అవసారాలను రూపొందించటానికి వాడతాము దాని ప్రకారంగా ఈ మాడ్యుల్ లు వాటికి అవసరమైన డేటా ను పొందగలుగుతాయి క్లయింట్ అవును వెండర్ లీవ్ ల మధ్య ఉన్న తేడాలను అవి ఏ విధంగా ప్రవర్తిస్తాయో మేము ఇప్పుడు తెలుసుకున్నాం దానిని బట్టి సెలవులకు దరఖాస్తు ఏ విధంగా చెయ్యాలో మేము తెలుసుకోటానికి వీలుంటుంది మరి ఈ చర్చ ఇంతవరకు బాగానే జరిగింది అనుకుంటున్నాం దయచేసి ఆ డాక్యుమెంట్ ఇవ్వండి క్లయింట్ తప్పకుండా మా దగ్గరున్న డాక్యుమెంట్ మీకు ఇస్తాం కాని దానిని ఉపయోగించి పొందుపరచిన స్పెసిఫికేషన్ లను మాతో పంచుకోండి వెండర్ తప్పకుండా క్లయింట్ అప్పుడు మాకు దాంట్లో తప్పులేమైన ఉంటే సరి చూసుకోవచ్చు ఒక సారి మీ దగ్గరనుంచి అధికారిక డాక్యుమెంట్ తీసుకొన్న తరువాత మేము రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ తయారుచేసి మీకిస్తాం మాతో సహకరించినందుకు చాలా ధన్యవాదాలు క్లయింట్ శ్రిజోని గారు ధన్యవాదాలు ఇంతవరకు మనం లీవ్ మేనేజ్మెంట్ సిస్టం తయారికి కావలసిన రిక్వైర్మెంట్ లను ఎలా సమకూర్చుకోవాలో తెలుసుకున్నాం నా పేరు శ్రిజోని ఈ కోర్స్ కు సహ అధ్యాపకురాలిగా ఉన్నాను నా పేరు తన్వి నేను కూడా ఈ కోర్స్ కు సహా అధ్యాపకురాలిని లీవ్ మేనేజ్మెంట్ సిస్టం ను విశదీకరిస్తూ రాసిన ఈ డాక్యుమెంట్ ను మీకు ఇస్తాం ఇంతవరకు మనం చర్చించినదంతా రాసి ఉంచాము ఇది మీకు రిఫరెన్స్ గా ఉపయోగపడుతుంది ఈ ఉదాహరణ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ సిస్టమ్ గురించిన అంశాలను అర్ధం చేసుకోవడానికి ఉపయోగిద్దాం మరి మంచిది